కాబట్టి మేము ఇక్కడ మరొకదానికి తిరిగి వస్తాము మనము Rin ని కనుగొనాలి అనగా RThevenin 1 కి 2 కి మధ్య వున్న Rin కనుగొనాలి కానీఇక్కడ ఒక ఆధారిత కరెంట్ సోర్స్ ఉంది ఆధారిత కరెంట్ సోర్స్ ఉంది కాబట్టిఒక స్వతంత్ర కరెంట్ సోర్స్ ని ఇక్కడ ఉంచవచ్చు ఇది1 ఆంపియర్ ఇక్కడ వోల్టేజ్ V0 చూడాలి మరియు ఈ స్వతంత్ర కరెంట్ సోర్స్ కరెంట్ i0 1ఆంపియర్అంటేఈ వోల్టేజ్V0 అంటేRinఅనగా RThevenin V0 i0 మనముi0 1ఆంపియర్తీసుకుందాము ఈ విషయాన్నిఅర్ధమయ్యేలా చెప్తాను ఇక్కడ చూస్తే సర్క్యూట్ లో అన్ని వివరణలు ఉన్నాయి కానీనేరుగా ఇక్కడకు వెళ్తున్నాముకాబట్టి1 ఆంపియర్స్వతంత్ర కరెంట్ సోర్స్ ఇక్కడ పెట్టండి ఈ ఓల్టేజినిVఅని తీసుకుంటారు కాబట్టి RThevenin V0 i0అవుతుంది కాబట్టి నేనుచివరిగా V ను పొందాలి కాబట్టినేను i1 ఆంపియర్ తీసుకుంటేViV1 V అప్పుడుమేముRThevenin తెలుసు కుంటాము కాబట్టిదానిని కొద్దిగా పైకి జరపండి కాబట్టిఈ సందర్భంలో ఈ సర్క్యూట్ కోసం ఏమి చేయగలమంటే ఈ సర్క్యూట్ కోసం ఇది ఉమ్మడి నోడ్ ఇది ఏమైనప్పటికీఇక్కడ i 1 ఆంపియర్కరెంట్ ప్రవేశిస్తోంది ఇది ఒక ఉమ్మడి నోడ్ మరియు ఈ వోల్టేజ్Vఅంటే నోడల్ విశ్లేషణ నుండి VమరియుVఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు ఇది కామన్ నోడ్ కాబట్టి Vమరియు Vఅర్థం ఇక్కడ సమానంగా ఉంటుంది ఇక్కడ i ప్రవేశిస్తోంది ఇక్కడKCLవర్తింప చేస్తేఆ సందర్భంలో i1ఆంపియర్కాబట్టిఇది i 1ఆంపియర్ కాబట్టి మరొక కరెంట్ 32 ixకూడా ప్రవేశిస్తోందికాబట్టి 32 ix ఈ రెండూ ప్రవేశిస్తున్నాయి మరియుఈ బ్రాంచ్ కరెంట్ V 25 వదిలి వెళ్తుంది కాబట్టిఇక్కడ ఇదిV 25 ఇక్కడ వోల్టేజ్V కూడా ఉంది మరియు ఈవోల్టేజ్ 50 కాబట్టిఇక్కడ ఇదిV50 గా ఉంటుందిఎందుకంటే ఇక్కడ ఈ నోడ్ ని గ్రౌండ్ చేస్తాము కాబట్టిఇక్కడ ఇదిV50 కాబట్టి V25 V50 1 32ix కానీప్రశ్న ఏమిటంటే ఈixఇవ్వబడింది వాస్తవానికి ఇది ixV50 అంటే ఈ వ్యక్తీకరణలో32ix ix నుV50తో ప్రతిక్షేపించండిఅప్పుడు V కి పరిష్కారం లభిస్తుంది కాబట్టిఈ అంశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టిఈixఅలాఉంటేఅప్పుడుix V50 ను పరిష్కరించండి V33 3 వోల్ట్లను వస్తుంది మరియు RinRTH 33 3గా ఉంటుంది తర్వాత ఉదాహరణ 4 18చిత్రం 4 46 లో చూపిన సర్క్యూట్ కు థీవెనిన్ సమానమైనది కనుగొనండి కాబట్టిVocVTheveninమరియుRTheveninకనుగొనాలి ఇది ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ కరెంట్ ప్రవహించడం లేదుఇక్కడ కరెంట్ ప్రవహించడం లేదు కానీVocలేదా VThevenin యొక్క గణన సమయంలోKVLను వర్తింపజేయాలి ముందుగా VThevenin కనుగొనాలి మరియు ప్రస్తుతం ఇక్కడ కరెంట్ ప్రవహించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఓపెన్మరియు ఇదిఒక ఉమ్మడి నోడ్ అంటే ఓల్టేజిV ఇది100వోల్ట్మరియుఇక్కడ ఎలక్ట్రికల్ మూలకం లేదుఈ పాయింట్ వోల్టేజ్100వోల్ట్ మరియునేనుఅది గ్రౌండ్ చేశాను మరియువాస్తవానికి ఇది ఉమ్మడి నోడ్ ఎలక్ట్రికల్ మూలకం లేదు కాబట్టి ఈ పాయింట్ వద్ద వోల్టేజ్100వోల్ట్ కాబట్టికరెంట్ యొక్క దిశ ఇక్కడ ఈ నోడ్ ను వదిలి వెళ్తుంది అనుకుంటే అప్పుడు 10కరెంట్10Ωనిరోధకము ద్వారా ప్రవహిస్తుంది 10Ωనిరోధకము ద్వారా ప్రవహించేకరెంట్ 10 ఈ నోడ్ ను వదిలి వెళ్తుంది అలాగేఇక్కడ కూడా V40కరెంట్ ఉంటుంది ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ ఉందిమరియు అది 20ఆంపియర్అంటే దీనిద్వారా ప్రవహించే కరెంట్20ఆంపియర్ కాబట్టిఅది కూడా ఈ నోడ్ ను వదిలి వెళ్తుందిఅంటే ఇప్పుడు ఈ కరెంట్ నోడ్ ను వదిలి వెళ్తుంది ఆ10 కరెంట్ కూడా వదిలి వెళ్తుందిఈ కరెంట్ కూడా వదిలి వెళ్తుంది ఇక్కడ ఈ నోడ్ దగ్గర KCL ను వర్తింపజేస్తే ఎందుకంటేనేను ప్రతిసారి వీటన్నిటిని కలిపి చేస్తున్నాను ఇది ఒక ఉమ్మడి నోడ్ అని అర్థం కాబట్టిఅంటేV 10010ఇది వదిలి వెళ్తుంది V40 వదిలి వెళ్తుంది ఈ20ఆంపియర్ కరెంట్ సోర్స్ యొక్క కరెంట్ కూడా వదిలి వెళ్తుంది ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే Vయొక్క విలువను పొందుతారు కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి నేను ఏదైతే వ్రాసానో అనగాV 80వోల్ట్పొందుతారు ఇప్పుడుV 80 వోల్ట్ వస్తుందిఅంటేఈ వోల్టేజ్V మనకు ఏదైతే వచ్చిందో ఆ 80 వోల్ట్ ఇక్కడ వ్రాద్దాం ఇది ప్లస్ ఇది మైనస్ ఇప్పుడు KVL వర్తింపజేస్తే ఇలాకదిలేటప్పుడు టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి 20 ఇదికాబట్టి V VThevenin 0అంటే 20 80 VTheveninఅంటే VThevenin 100వోల్ట్ కాబట్టిఈ విషయం మొదట అర్థం చేసుకోవాలి కాబట్టిఇది వాస్తవానికిVThevenin 100వోల్ట్ అవుతుంది చిత్రం 4 47 లో వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ సర్క్యూట్ తో మరియు కరెంట్ సోర్స్ ను ఓపెన్ సర్క్యూట్ ద్వారా భర్తీ చేయబడింది ఇప్పుడుఇక్కడ కరెంటు సోర్స్ ఉంది RTheveninపొందుటకుఈ కరెంటు సోర్స్ ఓపెన్ చేసి మరియు ఇక్కడ ఈ ఓల్టేజి సోర్స్ షార్ట్ సర్క్యూట్ చెయ్యాలి కాబట్టిదాని మీద ఎటువంటి ప్రభావం ఉండదు ఇది పూర్తిగా వేరుచేయబడింది మరియు ఇది5Ωమరియు ఇది షార్ట్ సర్క్యూట్చేయబడి ందిఅంటే వాస్తవానికి ఈ5Ω కి విలువ లేదు ఈ శాఖ నిరోధకము R 0Ω కాబట్టి 0మరియు5అవి సమాంతరంగా ఉంటాయికాబట్టి 0505 0Ω అంటేఈ5Ω వల్ల ప్రభావం ఉండదు కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండిఅంటేఇప్పుడు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేఇక్కడ 5Ω ఉందిఈ 1 ఆంపియర్ ఉంది1టెర్మినల్ఉంది అప్పుడు40 Ωమరియు 10Ω అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఇది టెర్మినల్2మరియు ఇది RTheveninఅంటే 40Ωమరియు10Ωసమాంతరంగా మరియు వాటికి ఆ5Ωసిరీస్లో ఉంటాయి RThevenin 5 10401040 13 ఎందుకంటే40050అది8Ω 5 13Ω అవుతుంది కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి అంటేఇది13Ω అవుతుందిమరియు ఇదిRThevenin సమానమైన సర్క్యూట్ కాబట్టి తదుపరిది మరొకటి ఇది VThevenin అని ఇది RThevenin అని అర్థం చేసుకోండి ఒక విషయంనేనుచెప్పదలుచుకున్నాను VThevenin 100వోల్ట్అనిఎందుకు దిగువన ఈ మరియు-ఇక్కడ ఉంది కాబట్టిఅందుకేనేనుV 100వోల్ట్లనువ్రాశాను కాబట్టిఎటువంటి గందరగోళం ఉండకూడదు మరియు ఇది 13 Ω కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి తదుపరి ఉదాహరణ 4 19 లో చిత్రం 4 49 లో చూపిన సర్క్యూట్ లో 10 Ω నిరోధకం లో కరెంటు ను థేవినిన్ సిద్ధాంతం ఉపయోగించి కనుగొనండి 10Ωనిరోధకముద్వారా విద్యుత్తును కనుగొనాలిఅంటేఇక్కడ10Ωనిరోధకముద్వారా కరెంట్ను కనుగొనాలిఅంటేVTheveninపొందడానికి10Ωనిరోధకముని ఓపెన్ చెయ్యాలి మరియు అదేవిధంగాఅక్కడRTheveninను కనుగొనాలి కాబట్టి ఇది36వోల్ట్ మరియు ఇది వేరే విషయం కాదు ఈ టెర్మినల్స్ మధ్య ఇతర ఎలక్ట్రికల్ మూలకాలు లేవు ఒక్క 36వోల్ట్ సోర్స్ అనుసంధానించబడి ఉంది కాబట్టిమొదట 10Ωనిరోధకము ఓపెన్చెయ్యాలి కాబట్టిఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే సర్క్యూట్ ఇలా కనిపిస్తుంది కాబట్టిఇది టెర్మినల్1ఇది టెర్మినల్2 కాబట్టిఇది నాVoc VTheveninమరియుRTheveninకొరకువోల్టేజ్ సోర్స్ షార్ట్ చేయబడి వుంది ఈ వోల్టేజ్ సోర్స్ఇక్కడ షార్ట్ చేయబడి వుంది RTheveninమరియు VThevenin కోసం కుదించారు ఈ VThevenin కోసం సర్క్యూట్ ను పరిష్కరించాలి ప్రస్తుతం ఈ సర్క్యూట్ లోకి చూస్తే ఈ వైపు ఓపెన్ చేయబడి ఉంది కాబట్టిప్రాథమికంగా ఈసోర్స్నుంచికరెంటు i1 ప్రవహిస్తోంది ఇది ఓపెన్ కాబట్టి ఏమీ ప్రవహించడం లేదు కాబట్టిఈi1ఇక్కడకు వస్తుంది ఇది i1 i1 నుంచి కొంత భాగం i2 ఇలా ప్రవహిస్తోంది కాబట్టిఈ సర్క్యూట్ లో ఇదిi1-i2మరియుచివరకు i1-i2మరియు ఈi2ఈ వైపు తెరిచి ఉంది కాబట్టిఅదే i2 కరెంట్ ఇక్కడ ప్రవహిస్తుంది మరియుచివరకుi1i2ఇక్కడ కలుసుకున్నప్పుడు చివరకుఈi1కరెంట్ ఈ సోర్స్ కి తిరిగి వస్తుంది కాబట్టిమొదట ఈ విధంగా సర్క్యూట్ ని తయారు చేయండి తరువాత i1i2 కోసం పరిష్కరించండి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు ఈ సర్క్యూట్ లో చూసినప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అని నేను ఆశిస్తున్నాను ఇప్పుడుప్రశ్న ఏమిటంటే నన్ను శుభ్రం చేయనివ్వండి 20Ωమరియు30Ω సిరీస్లో వున్నాయి కాబట్టి 20 30 50మరియు మరొకటి మరియు ఇది మరొక50Ω ఇక్కడ ఉంది అంటేఈ203050Ω మరియు ఈ50Ωసమాంతరంగా ఉంటాయిఅంటే 50 మరియు 50రెండూసమాంతరంగా ఉంటాయి అంటేసమానమైన కరెంట్ రెండింటి ద్వారా ప్రవహిస్తుంది కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి అంటే20Ω లో ఏ కరెంట్ ప్రవహిస్తుందో అదే కరెంట్ ఇక్కడ 30Ω లో కూడా ప్రవహిస్తోంది 20మరియు30రెండూ సిరీస్లో ఉన్నాయి మరియుi1 i2కూడా50ద్వారా ప్రవహిస్తుంది అంటే i1 i2i2 ఎందుకంటే ఈ కరెంట్ మరియుi2కరెంట్ రెండూ ఒకేలా ఉండాలి ఎందుకంటే రెండూ50 50ఎందుకంటే203050Ωఅంటే2i2i1 అంటే i2i12ఎందుకంటే ఇది కరెంటు విభజన దాని అర్థం ఏమిటంటేఇక్కడ i12ప్రవహిస్తుంది మరియు ఇక్కడ కూడా i12సమర్థవంతంగా ప్రవహిస్తుంది సులభంగా గణన చేయడానికి KVL వర్తింప చేయవచ్చు అంటేఅదిi1అయితే ఈ కరెంట్ ప్రాథమికంగా i2i12 అవుతుంది మరియు ఇక్కడ i1 i2 అంటే అది కూడాi12 అవుతుంది కాబట్టి KVL వర్తింపజేస్తేసులభంగా పొందవచ్చు 40i1 మరియు ఇక్కడ కరెంటు నిజానికి ఉందిi12 ఎందుకంటే కరెంటు విభజన అవుతుంది కాబట్టి 50i12 36 0అనిరాస్తున్నాను దానినుండిi1విలువ పొందగలము కాబట్టిi1కి వస్తేనేను దీని ద్వారా వెళ్లడానికి వీలుగా మొదట నన్ను దీనిని శుభ్రం చేయనివ్వండి కాబట్టి దీనిద్వారా వెళితే ఇప్పుడు పరిష్కరించడానికి మార్గం ఉంటే పొందుతారు నేనుచెప్పినట్లు i13665 ఆంపియర్ పొందుతారుమరియుi2i12 కాబట్టిఅది1865 ఆంపియర్ కాబట్టి i1 i2 నుండి VThevenin ఏమిటి అని తెలుసుకోవచ్చు కాబట్టిఇది ఇది నేను మళ్ళీ వ్రాయడం లేదు అది మీకు అర్థమవుతుంది ఇప్పుడు KVL వర్తింప చేస్తే ఇక్కడ అపసవ్యదిశలో KVLవర్తింపజేస్తే ఇది40i120i2 VThevenin0 కాబట్టి i1i2 విలువలు ఉపయోగించి VThevenin పొందవచ్చు అది ఇక్కడ జరుగుతుంది కాబట్టిపరిష్కరించినది ఇది ఇది36013వోల్ట్అవుతుంది అదినాVThevenin 36013 వోల్ట్ ఇప్పుడు RThevenin కనుక్కోవాలి కాబట్టి సర్క్యూట్ను మళ్లీ ఇలా గీస్తేఈ టెర్మినల్1మరియు ఈ టెర్మినల్2ఎందుకంటే ఇది1ఇది2ఇది1ఇది2 ఇప్పుడుఈరెండిటికి ఒక ఉమ్మడి పాయింట్ ఉంది కాబట్టిప్రాథమికంగా సర్క్యూట్ లో నేను ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇది టెర్మినల్ 2మరియు ఇది 20 Ωనిరోధకత ఇది 20Ω నిరోధకము ఇప్పుడు ప్రాథమికంగా ఈ40Ωమరియు50Ωవాస్తవానికి సమాంతరంగా ఉన్నాయి కాబట్టిఇది40Ωమరియు ఇది 50Ωమరియు ఈ పాయింట్ 2క్షమించండి ఈ పాయింట్1మరియు తరువాత ఈ30Ωఇలా అనుసంధానించబడి ఉంది నేనుఈ పాయింట్ తీసుకువచ్చాను ఇక్కడ చూపించండి అంటే 40మరియు50సమాంతరంగా ఎందుకంటే ఇతర ఎలక్ట్రికల్ మూలకాలు ఇక్కడ లేవు కాబట్టి 40మరియు50సమాంతరంగా ఉన్నాయి వాటి విలువకి ఈ20Ω సిరీస్లో ఉంటుంది దాని ఫలితానికి ఈ 30Ωమళ్ళీ సమాంతరంగా ఉంటుంది అంటేనేను దీన్ని ఇలా చేస్తేఅది వాస్తవానికి ఏదివచ్చినా అది50Ω40Ωకి సమాంతరంగాఉంది 20Ωమాత్రమేసిరీస్ లో ఉందిమరియు అవి ఈ 30Ωతోసమాంతరంగా ఉంటుంది దాన్ని కనుగొనండి ఏది వచ్చినా అది RThevenin అవుతుంది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టినేనుఇక్కడఏమిచేసాను 40Ωమరియు50Ωసమాంతరంగాఉన్నాయనినేనునేరుగా ఉంచాను ఆ20Ωసిరీస్లో ఉంది మరియు ఆ30Ωతో పాటుసమాంతరంగా ఉంటుంది కాబట్టిఇది RThevenin 22813Ω అవుతుంది I VTheveninRThevenin 10 ఎందుకంటే i అనేది 10Ωనిరోధకము లో కరెంటు VThevenin36013 వచ్చింది కాబట్టిచివరికి i360358 ఆంపియర్ సుమారుగా ఇది1 ఆంపియర్ నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇదిఅర్ధమయిందనినేనుఆశిస్తున్నాను ఇందులో చాలా కష్టం ఏమీ లేదు మీకు అర్ధం అవ్వటం కోసం వివిధ రకాల సమస్యలు తీసుకున్నాను కానీAC సర్క్యూట్ గుర్తుకు తెచ్చుకొనండి కానీ పరిమిత సమయం వల్ల చాలా సమస్యలు తీసుకోవడం లేదు ఉదాహరణ 4 20లో చిత్రం 4 51 లో చూపబడిన సర్క్యూట్ యొక్క 2 Ω నిరోధకము లో కరెంటుని థేవినిన్ సిద్ధాంతం ఉపయోగించి కనుగొనండి థేవినిన్ వోల్టేజ్ కోసం సూపర్ పొజిషన్ సిద్ధాంతం ని ఉపయోగించండి కాబట్టిఈ సందర్భంలో2Ωనిరోధకముద్వారా ప్రవహించే కరెంట్ ఏమిటో తెలుసుకోవాలి అంటే2Ωనిరోధకముద్వారా ఎంత కరెంటు ప్రవహిస్తుంది మొదట 2Ωనిరోధకము ను తీసివేసి RThevenini మరియు VThevenin కనుగొనాలి దాని సమానమైన సర్క్యూట్ కు వెళ్ళండి కాబట్టిఈ సందర్భంలో2Ωనిరోధకము ను తీసివేసిన తరువాత ఏమి జరుగుతుంది కాబట్టి2Ω నిరోధకము ఓపెన్ అయ్యి ఉంటుంది ఇక్కడ ఒక వోల్టేజ్Vaమరియు మరొక ఓల్టేజిVb గా రాస్తున్నాను ఈ వోల్టేజ్ Vaమరియు ఇక్కడ వోల్టేజ్ Vb నోడల్ విశ్లేషణ లో గ్రౌండ్ చేసి వుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టిప్రశ్న ఏమిటంటే ఈరెండు వోల్టేజ్ లు తీసుకోబడినవి కానిచివరికిVThevenin పొందాలిమరియు ఇది30వోల్ట్ సోర్స్ ఒకటి9ఆంపియర్ సోర్స్ స్వతంత్ర సోర్స్ ఉందిఒక4ఆంపియర్ స్వతంత్ర సోర్స్ ఉంది ఇక్కడ రెండు స్వతంత్ర కరెంట్ సోర్స్ ఉన్నాయి మరియు32వోల్ట్స్వతంత్ర వోల్టేజ్ సోర్స్ ఉంది ఇప్పుడు ఏమి చేయాలంటే ఈ నోడ్ వద్దKCLనువర్తింప చేయండి ఇప్పుడు KCL నువర్తింపజేస్తేఈ9ఆంపియర్ కరెంట్ దీనిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి9 ఆంపియర్ నుతీసుకోవాలిఇప్పుడు ఈ9 ఆంపియర్ప్రవేశిస్తుంది అది5Ωనిరోధకము ఇక్కడ వోల్టేజ్Va ఈ కరెంట్ వదిలి వెళ్తుంది కాబట్టి ఇదిVa5 కాబట్టి 9 Va5 అని రాయవచ్చు ఈ కరెంట్ వదిలి వెళ్తుంది మరియు మరొక కరెంట్ ఈ దిశలో తీసుకోవాలనుకుంటేఈ4Ωనిరోధకము ఇక్కడ ఉంది కాబట్టిఇది ఇక్కడ Va ఓల్టేజ్ ఉంటుందిమరియుఇక్కడ Vb ఓల్టేజ్ ఉంది కాబట్టి Va-Vb4 4ఎందుకంటే ఈ4Ωనిరోధకము ఉంది కనుక కాబట్టి Va-Vb4 Va5 9 ఇది ఒక సమీకరణం ఇది ఒక సమీకరణం కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టితరువాత ఈ సమీకరణాలు ఉన్నాయి మరొకటి ఏమిటంటే నేను ఏమీ మర్చిపోలేదు అని అనుకుంటున్నాను ఈ నోడ్ b దగ్గర KCL వర్తింప చేయాలి కాబట్టిఇదిVa-Vb4 కరెంటు ప్రవేశిస్తుందిఎందుకంటే ఇది 4Ω నిరోధకత దీని ద్వారాకరెంట్Vb10 మరియు ఈ4ఆంపియర్ కరెంట్ ప్రవేశిస్తుంది కాబట్టిఇది ప్రాథమికంగా4 Va-Vb4 Vb10 ఎందుకంటే ఈ కరెంట్ కూడా ప్రవేశిస్తుంది మరియు ఈ కరెంట్Vb10 వదిలి వెళ్తుంది కాబట్టి రెండు సమీకరణాలని పొందాము ఈ రెండు సమీకరణాలను ఉపయోగించి VaమరియుVb ని పరిష్కరించగలము నేను ఏమీ మర్చిపోలేదు అని అనుకుంటున్నానుమరియు ఇక్కడ కరెంటు లేదుఎందుకంటే ఇక్కడ ఇది ఓపెన్ అయ్యి వుంది కాబట్టిఇక్కడ కరెంట్ ప్రవహించడం లేదు కాబట్టి నేను చేసినఆ2సమీకరణాలుఇక్కడ రాసాను ఇక్కడ నోడ్ a దగ్గర ఒక సమీకరణం మరియు నోడ్ b మరో సమీకరణం ఉంది మరియు ఈ సమీకరణాలు 1మరియు2VaమరియుVb కోసం పరిష్కరించండి కాబట్టిఅలా చేస్తేVa 83019వోల్ట్ మరియుVb 81019వోల్ట్పొందుతారు కాబట్టి థేవినన్ పొందడానికిKVL నివర్తింప చేయండి కాబట్టిఈ వోల్టేజ్Va కాబట్టిఇది బాణంఅనగాఇదిVaమరియు ఈ వోల్టేజి Vb ఇది గ్రౌండ్ చేయబడి ఉంది అనుకుంటేఅంటేఇది మరియు ఇది కూడా నేను ఈ మెష్ కు KVLవర్తింపజేస్తే మరియు ఈ విధంగా కదులుతుంటేఅది 32 ఉంటుంది ఎందుకంటే టెర్మినల్ మొదట వస్తోంది ఇది Va ఎందుకంటేVaమొదట వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి Vbమరియు అక్కడ అది VThevenin 0అంటే VThevenin Va Vb 32 నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిదీని అర్థం ఏమిటంటే నేను ఏదైతే వ్రాసానోVa Vb VThevenin 320 అదే ఇక్కడ చూపించానుVThevenin Va Vb 32 కాబట్టి ఈ విషయాలన్నిటి నుంచిVThevenin 30 947 పొందుతారు ఈ ధ్రువణత కాబట్టిఅది కిందికి ఉంటుంది అదేవిధంగాRTheveninఇక్కడ వోల్టేజ్ సోర్స్ ని షార్ట్ చేసాము మరియు కరెంట్ సోర్స్ ని ఓపెన్ చేసాము కాబట్టిప్రాథమికంగా ఈ5Ωమరియు10Ω సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది5 10 15Ω ఇక్కడ ఓపెన్ అయి వుంది కాబట్టి 5Ωమరియు10Ω ఉంటాయి దానితో4Ω సమాంతరంగా ఉంటుంది కాబట్టి RThevenin 154154 అవుతుంది దీని విలువ ఎంతైతే వస్తుందో అది RThevenin అవుతుంది ఇవి 1 మరియు 2 ఈ టెర్మినల్1 ఈ టెర్మినల్2 ఇవి రెండు ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టిఇది వాస్తవానికి4Ωమరియు ఇక్కడ 510 కాబట్టిఇక్కడ ఇది వాస్తవానికి15Ωమరియు ఇది1 మరియు 2 కాబట్టి 4మరియు15సమాంతరంగా ఉన్నాయి కాబట్టిఏ విలువ వచ్చినాఈ సందర్భంలో RThevenin 6019Ω వస్తుంది కాబట్టి ఇది థేవినిన్ ఈక్వివలెంట్ అవుతుంది ఈ సర్క్యూట్ ను పరిశీలిస్తే VThevenin 30947 కాబట్టిఇక్కడ క్రింద ఉంది మరియు ఈ విధంగా కదులుతున్నప్పుడు ఇక్కడ2Ω నిరోధకము మరియు RThevenin అనుసంధానించబడి వున్నాయి మరియు కరెంట్ విలువ పొందుతారు కాబట్టిఈ విలువi VThevenin RThevenin2 ఇది సుమారు6ఆంపియర్ కాబట్టి అదే సమాధానం కాబట్టిఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే సర్క్యూట్లో చూపిన దానికి థేవినిన్ వోల్టేజ్ ని కనుగొనండి ఇప్పుడు థీవెనిన్వోల్టేజ్ సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి కూడా పొందవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు మూడు సోర్స్లు ఉన్నాయి ఒక వోల్టేజ్ సోర్స్ రెండు కరెంటు సోర్స్లు ఒక సమయంలో ఒక సోర్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకొని అదే ఉదాహరణకు సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించి థీవెనిన్వోల్టేజ్ పొందవచ్చు ఎందుకంటేమూడు సోర్స్లలో ఒకేసారి ఒకటి మాత్రమే తీసుకుంటారు కాబట్టిఈ సందర్భం లో మొదట వోల్టేజ్ సోర్స్ పరిగణలోకి తీసుకుందాము మరియు ఈ రెండు కరెంటు సోర్స్ లు ఓపెన్ చేయబడ్డాయి మరియు ఇక్కడ i1 i2 కరెంట్ లు వున్నాయి వీటిని పరిష్కరించండి నేనుతర్వాతపరిష్కారం చెబుతాను లేకపోతే అది ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టితదుపరిది ఏమిటంటే కేవలం9ఆంపియర్ కరెంటు సోర్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుందాము ఇది 9ఆంపియర్ కరెంటు సోర్స్ ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేసాము మరియు ఈ కరెంట్ సోర్స్ ఓపెన్ చేసాం ఒక సమయంలో ఒక్క సోర్స్ మాత్రమే పరిగణించబడుతుంది మరియు కరెంట్ i3మరియు i4 వీటిని పరిష్కరించండి కాబట్టితదుపరిది ఏమిటంటే కేవలం4ఆంపియర్ కరెంటు సోర్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుందాము ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేసాము మరియు ఈ కరెంట్ సోర్స్ ఓపెన్ చేసాం ఇక్కడ కరెంట్స్ i5మరియు i6 వీటిని పరిష్కరించండి కాబట్టిఅన్ని a b c సర్క్యూట్లు అక్కడ ఉన్నాయి a b c ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది ఇది సూపర్ పొజిషన్ సిద్ధాంతం అని చూపించాము తర్వాత వాటిని పరిష్కరించేటప్పుడు చిత్రం a నుండి చూస్తే ఈ విషయాలన్నింటికీ పరిష్కారాలు ఇవ్వబడ్డాయి మరియు అదేవిధంగా చిత్రం b ఇవ్వబడుతుంది చిత్రం a నుండిi10 i20 అని ఇవ్వబడినది అదేవిధంగాచిత్రం b నుండి i36 63ఆంపియర్ మరియు i42 37ఆంపియర్ దయచేసినేను ఇక్కడ రాసిన ప్రతిదీ పరిష్కరించండి అదేవిధంగాచిత్రం c లో i52 11ఆంపియర్మరియుi61 89ఆంపియర్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు 5Ωగుండా ప్రవహిస్తున్న కరెంటు i5Ω i1i3i5అవుతుంది మీరు వీటిని కూడండి సూపర్ పొజిషన్ విలువ8 74ఆంపియర్ అదేవిధంగా10Ω నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ ఇక్కడi10Ωi2i4i6 26 ఆంపియర్వస్తుంది కాబట్టిVa 5 5Ωనిరోధకముద్వారా ప్రవహించే కరెంటు Va5i5Ω అంటే 58 74అని వ్రాస్తున్నాను కాబట్టి Va43 7వోల్ట్ మరియుVb10i10Ω10Ω నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ కాబట్టి 104 6 కాబట్టి 42 6వోల్ట్ కాబట్టి VTheveninVa Vb 32 అనిమొదట్లోనేనురాశాను కాబట్టిVaVb విలువల ద్వారా మీరు అదే విషయంVThevenin 30 9వోల్ట్ పొందుతారు సూపర్ పొజిషన్ సిద్ధాంతం ఉపయోగించడం చాలా సమయం పడుతుంది తదుపరిది నార్టన్సిద్ధాంతం ఇదినార్టన్సిద్ధాంతం ఏమి చెబుతుందంటే ఒక సరళ2టెర్మినల్ సర్క్యూట్ ను నిరోధకము RN మరియు కరెంట్ సోర్స్ IN సమాంతరంగా కలిగి వున్న ఒక సమానమైన సర్క్యూట్ తో భర్తీ చేయవచ్చు నార్టన్సర్క్యూట్ లో Rnorton మరియుRthevenin ఒకటే ప్రారంభం లో Rnorton Rthevenin ఒకటే అని నేను చెప్తున్నాను థీవెనిన్ఈ విషయం బహుశా 1892 లో చెప్పినట్లు అనుకుంటున్నాను నార్టన్ ఈ విషయం బహుశా 1933 లేదా37లో చెప్పినట్లు అనుకుంటున్నాను నేను ఖచ్చితమైన విషయం మర్చిపోయాను అంటేదాదాపు40సంవత్సరాలతర్వాత కాబట్టికొన్నిసార్లు సోర్స్ బదిలీ ను థెవెనిన్ నార్టన్ బదిలీ అని కూడా అంటారు థెవెనిన్ వోల్టేజ్ సోర్స్ మరియు నిరోధకము ను ఇస్తుందికాబట్టినార్టన్గారూపాంతరంచెందుతున్నప్పుడు అది కరెంట్ సోర్స్ తో సమాంతరంగా ఉన్న నిరోధకంగా ఉంటుంది వోల్టేజ్ సోర్స్ తోథెవెనిన్రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది కాబట్టి అదితత్వశాస్త్రం ఇక్కడ iNషార్ట్ సర్క్యూట్ కరెంట్ ను సూచిస్తుంది RN ఇన్పుట్ నిరోధకము అనగా స్వతంత్ర సోర్స్ ని ఆపివేసినప్పుడు ఈ టెర్మినల్స్ వద్ద సమానమైన నిరోధకము ఇస్తుంది RN Rnorton కాబట్టిఅంటే RNorton RThevenin విషయం ఏమిటంటే థేవినిన్స్ సిద్ధాంతం లో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కుంటాము అదే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక్కుంటాము ఇది ఒక సరళ 2టెర్మినల్ సర్క్యూట్ నిజానికిiN iSC మరియుRN నిరోధకం అంటే మరేదో కాదు థేవినిన్స్ నిరోధకము అవుతుంది కాబట్టిiNiSC అంటే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే మరియు ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అవుతుంది కాబట్టిఈ సందర్భంలో షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుగొనండి తర్వాత థేవినిన్స్ నిరోధకము కనుగొనండి ఇదే నార్టన్ నిరోధకము అవుతుందినార్టన్ నిరోధకము మరియు నార్టన్ కరెంట్ సోర్స్ రెండు సమాంతరంగా వున్నాయి కాబట్టిథెవెనిన్విషయంలోఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుందినార్టన్విషయంలోఇది ఏమవుతుందంటేఅది షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టిషార్ట్ సర్క్యూట్ కరెంట్iSCని కనుగొనాలి అది మరేదో కాదు iN మరియుRNorton మరియు RTheveninఒకేలా ఉంటాయి కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిరాసినదంతా ఇక్కడ ఉంది కాబట్టి మీరు చూడవచ్చునేనుఏమి చెప్పానంటే iNortoniSC కాబట్టినేనుఏమి చెప్పానంటే టెర్మినల్1 2షార్ట్ చేసి నేను iSC iNorton చేస్తాను కాబట్టిఅది షార్ట్ సర్క్యూట్ కరెంట్ కాబట్టినార్టన్కరెంట్నుకనుగొనడం అంటే ప్రాథమికంగాiNorton VThRTh ఇది ప్రాథమికంగా థీవెనిన్ నార్టన్బదిలీ అంటారు ఒకవేళ ఇక్కడథీవెనిన్ సిద్ధాంతం మాత్రమే అనుకుందాం ఇది మీకు వచ్చిన VThమరియు ఇది మీ RTh మరియు ఇది టెర్మినల్1 ఇది టెర్మినల్2ఇది RTh ఒకవేళ మీరు సోర్స్ బదిలీ తీసుకుంటేఇది iN మరియు ఇది RN ఉంటుంది RTh RN రెండూ ఒక్కటే మరియు ఇది టెర్మినల్1 ఇది టెర్మినల్2 అంటే iN సోర్స్ బదిలీ VTh RTh కాబట్టిదీనిని కొన్నిసార్లు ప్రాథమికంగాథీవెనిన్ నార్టన్బదిలీ అని అంటారు కాబట్టిఇది వోల్టేజ్ సోర్స్ కనుక నిరోధకముతో సిరీస్ లో ఉంటుంది ఇది కరెంట్ సోర్స్ కనుక నిరోధకముతో సమాంతరంగా ఉంటుంది కాబట్టిఈ విషయాలన్నీ ఇక్కడ వ్రాయబడ్డాయి మీరు వాటిని చదవండి దాని సారాంశం ఏమిటో నేను మీకు చెప్పాను కాబట్టిఈ విషయాలన్నీ RTh RN థెవెనిన్స్ నిరోధకము నార్టన్ నిరోధకము అదే విధంగా VTh VOC కాబట్టిప్రాథమికంగా RTh VTh iSC RN VOC అంటే VTh కాబట్టి ప్రాథమికంగా RThVThiSC RN పొందుతారు అదే విషయం కాబట్టిఈ ఉదాహరణలోచిత్రం 58లోని సర్క్యూట్ యొక్కనార్టన్సమానమైన సర్క్యూట్ను కనుగొనండి కాబట్టి నార్టన్ సమానమైన సర్క్యూట్ ని పొందాలి ఈ2ఆంపియర్ స్వతంత్ర కరెంట్ సోర్స్ఉంది మరియు10వోల్ట్ సోర్స్వుంది 4Ω 2Ω 5Ω నిరోధకత ఉంది మరియు2Ω నిరోధకము ఉన్నాయి నార్టన్ సమానమైన సర్క్యూట్ పొందడానికి ఏమి చేయాలంటే మొదట RN కావాలంటే RNRTh కరెంట్ సోర్స్ఓపెన్ అయి ఉంది మరియు వోల్టేజ్ సోర్స్ షార్ట్ అయి ఉందిఅంటేఇప్పుడు ఇలా ఉంటే ఇది ఓపెన్ అయి ఉందని చూడవచ్చు కాబట్టి 2Ω 4Ω మరియు2Ω ఈమూడునిరోధకాలు సిరీస్లో ఉన్నాయి కాబట్టిమొత్తం2428Ωఆ5Ω నిరోధకము తో సమాంతరంగా ఉంటుంది కనుక RN8585 అది4013Ω కాబట్టి RN ఏమిటంటే అది RTh తప్ప మరొకటి కాదు మనం ఏ విధంగా RTh పొందుతామో అదే విధముగా RN ని పొందుతాము ఒక్క నిముషం ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుగొనేందుకు ఇక్కడకు రండి థేవినిన్స్ సమానమైన సర్క్యూట్ లో 1 మరియు 2 ఓపెన్ కానీఇక్కడ షార్ట్ చేయబడి ఉంటుంది మరియు iSC పొందాము కాబట్టిఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్iSC మరియు ఈ సందర్భంలో ఇది i1 ఇది ప్రాథమికంగా2ఆంపియర్ పైకి వెళ్తుంది కాబట్టి i1 2ఆంపియర్ కాబట్టిఈ సందర్భంలో వర్తింపజేస్తే ఇది 2Ω కాబట్టిఈ సందర్భంలోKVL ని వర్తింపజేస్తే నేను ఈ వైపు గా వెళ్లి KVLని వర్తింపజేస్తేఈ కరెంట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని తెలుసుఅంటేఇక్కడ కరెంట్ లేదుఈ 5Ωనిరోధకము ఉండదు ఎందుకంటే ఇది షార్ట్ చేయబడింది కాబట్టి ఈ కరెంట్ అటు వైపు ప్రవహిస్తుంది ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అందుకే దీన్ని ఇటువైపు చూపించారు ఇప్పుడు ఇక్కడ KVL వర్తింపజేస్తే i2 పొందుతారు నేనుఅది వ్రాస్తే 2Ω5Ω2Ω కాబట్టిఇది9i2 మరియు ప్రాథమికంగా i2iSC అవుతుందిఎందుకంటే ఇదిiSC తీసుకున్నాను ఇప్పుడు 10 వోల్ట్ఎందుకంటే టెర్మినల్ మొదట వస్తుంది4i2-i1 0వస్తుందిఎందుకంటేమనము ఈ విధంగా కదులుతున్నాము కాబట్టి 4i2-i1మరియునేనుముందుi12ఆంపియర్అని చెప్పాను కాబట్టి i1 2ఆంపియర్ని ఇక్కడఉంచండిఆపైi2కోసం పరిష్కరించండి మరియు ఇది రెండవ సర్క్యూట్ రెండవ సర్క్యూట్ RTh కోసం ఇవ్వబడింది ఇక్కడ దీనికి i3మరియు i4ఇవ్వబడ్డాయి VOCVTh కేవలం గణన ప్రయోజనం కోసంఇవ్వబడింది ఇప్పుడుసులభంగా పరిష్కరించగలరు కాబట్టి అనేక విషయాలు పరిష్కరించిన తరువాతRN3 007Ω వచ్చింది ఇది ఎలా వచ్చిందో నేను చెప్పాను అదే విధంగాi12ఆంపియర్అని చెప్పాను మరియునేనుఅది ఎలా పొందాలో ఆ సమీకరణం నేను మీకు ఇచ్చాను 8i1 4i2 10 కానీ i1 2 కాబట్టిi2 2 25ఆంపియర్ పొందుతారు 25 ఆంపియర్ అని నేను మీకు చెప్పాను మరొక పద్ధతి లో iN VThRTh ఉపయోగించి కనుగొన్నాము నేనుచెప్పినట్లు సోర్స్ బదిలీ అనగా థేవినిన్ నార్టన్ బదిలీ కారణంగా రెండు సందర్భాల్లో అదే విషయం వస్తుంది కాబట్టి iN VThRTh అని నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు థేవినిన్స్ సమానమైన సర్క్యూట్ ను పరిష్కరిం చాలనుకుంటే పరిష్కరించండి ఎందుకంటే ఈ సర్క్యూట్ ని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టిఈ సర్క్యూట్ను పరిష్కరిస్తే i32ఆంపియర్ మరియు i4 1 38ఆంపియర్పొందుతారు అందువలన iN VThRTh 6 25ఆంపియర్ ఇక్కడ కూడా అదే విధంగాషార్ట్ సర్క్యూట్ కరెంట్ iN పొందుతారు ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్iNiSC 2 కాబట్టిఇక్కడ కూడా అదే విషయం అని తెలుసుకోండి అదేవిధంగా iNప్రాథమికంగా ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ కాబట్టి ఇదిRThVTh 2 25 అదేవిధంగాRTh మరియుRN రెండూ ఒక్కటే RTh RNVOC iSC అంటే VTh iSC3 007 దీనిని ధృవీకరించడానికిథెవెనిన్మరియునార్టన్ఇక్కడ చూపించబడ్డాయి ఇది వాస్తవానికి ఇది థేవినిన్ సమానమైనది మరియు ఇది నార్టన్ సమానమైనది అంటేiNVThRTh2 25ఆంపియర్ అని పొందుతారు మరియుRN3 ఇది సమాంతరంగా ఉంటుంది మరియు iN VThRTh ఇది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టిప్రాథమికంగాథెవెనిన్ నార్టన్ బదిలీ లేదా ఇదినార్టన్ థెవెనిన్ బదిలీ లాగా ఉంటుంది ధన్యవాదాలు